అందరికీ నమస్కారం డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ పై ఎన్పిటిఇఎల్ మూక్ కోర్సు కు తిరిగి స్వాగతం ఇది మొదటి వారం మరియు మనము రెండవ మాడ్యూల్లో ఉన్నాముమనము ఇప్పుడే ప్రారంభించాము మరియు ఈ మాడ్యూల్లోమనం సాఫ్ట్ స్కిల్స్ను చూడబోతున్నాంకానీ సరిగ్గా అలాంటి నైపుణ్యాలను కాదు అయితే ఈ నైపుణ్యాలను పెంపొందించడానికి మిమ్మల్ని సిద్ధం చేయడానికి ఏమి అవసరమో నేను మిమ్మల్ని వెనక్కి తీసుకువెళ్లబోతున్నాను ఇది ఎక్కువగా మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి అవసరమైన సాఫ్ట్ స్కిల్స్ను స్వీకరించడానికి ప్రణాళిక వేయడం మరియు సిద్ధం చేయడం గురించి ఉంటుంది ఇప్పుడు నేను ప్రారంభించే ముందు మీరు వీడియోను పూర్తిగా చూశారా నేను పునరావృతం చేస్తాను మునుపటి వీడియో యొక్క ముఖ్యాంశాలను ఒకే స్లైడ్లో చాలా త్వరగా ఇస్తాను గత ఉపన్యాసం యొక్క ముఖ్యాంశాలు మీకు గుర్తుంటే నేర్చుకోవడం అనేది నిజంగా ప్రవర్తనా మార్పు అని నేను ప్రత్యేకంగా ప్రస్తావించాను ఇంకేమీ కాదు ఇది మీ ప్రవర్తనపై ప్రభావం చూపాలి ఇది మీ ప్రవర్తనను మెరుగ్గా మార్చుకోవాలి మీరు కోరుకోనిది ఏమీ నేర్చుకోలేరు మీరు ఈ కోర్సు నుండి నేర్చుకోవాలనే కోరికను సృష్టించాలి మరియు మీరు చురుకుగా ఉండాలి మీరు వీడియోలను డౌన్లోడ్ చేసుకోవాలి చూడటానికి మరియు నోట్స్ ను తీసుకోవడానికి ఖచ్చితమైన సమయాన్ని సృష్టించాలి మరియు మీరు మీ స్వంతంగా ఆలోచించాలి మీరు కోర్సు గురించి మీ స్నేహితులతో చర్చించాలి ఆపై మీరు అవసరమైన ప్రవర్తనను అభివృద్ధి చేయగలరో లేదో తనిఖీ చేయాలి కనీసం ప్రతి వారం మీరు కొంత స్వీయ అంచనా వేయాలి మీరు అనుభవపూర్వక అభ్యాసం చేయాలి అంటే మీరు కోర్సును అనుభవించాలి ఇది మగ్గింగ్ అప్ చేసి ఆపై తిరిగి ఉత్పత్తి చేయడం లాంటిది కాదు మీరు అనుభవించాలి మరియు మీరు అన్ని ప్రయత్నాలు చేస్తే మాత్రమే అనుభవపూర్వక అభ్యాసం సాధ్యమవుతుంది మీరు సర్టిఫికేట్ పొందడం గురించి ఆందోళన చెందకపోయినా క్విజ్లు అసైన్మెంట్స్ మరియు పరీక్ష ని తప్పని సరి వ్రాయాలి మీరు దీన్ని చేసి ఆపై అనుభవించడం ముఖ్యం ఆపై మిమ్మల్ని మీరు ఎలా అంచనా వేయాలో నేర్చుకోండి మరియు కోర్సుతో పాటు పురోగతి సాధించండి ఈ కోర్సు మీ ప్రవర్తనను మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది ఇతర కోర్సుల మాదిరిగా కాదు కొన్ని కార్పొరేట్ కార్యాలయాలు వంటి ఉపరితల భౌతిక స్థాయి అభ్యర్థులకు కేవలం 1 వారం 10 రోజులు శిక్షణ ఇస్తుంది ఆపై వారు సాఫ్ట్ స్కిల్స్ పరంగా కాస్మెటిక్ టచ్ ఇస్తారు ఇప్పుడు ఇక్కడ కోర్సు మొత్తం పూర్తి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడం పై లక్ష్యంగా పెట్టుకుంది మరియు విధానం అనేది ఒక సమగ్ర విధానం దీనిలో శారీరక మానసిక భావోద్వేగ శారీరక సాంస్కృతిక శారీరక ఆధ్యాత్మిక స్థాయిలను కవర్ చేస్తున్నారు మరియు ఈ కోర్సులో రెండు దశలు ఉన్నాయి మీరు ఇప్పుడు చేస్తున్న మొదటిది ఈ శ్రేణిలోని కోర్సు డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ మరియు ఇది వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నైపుణ్యాలపై దృష్టి పెడుతుంది ఈ కోర్సు యొక్క క్రమం తరువాత తీసుకోబడుతుంది అది తదుపరి కోర్సు అవుతుంది మరియు అది సాఫ్ట్ స్కిల్స్ మరియు పర్సనాలిటీని మెరుగుపరచడంపై ఉంటుంది మరియు అది వ్యక్తుల మధ్య మరియు నిర్వహణ నైపుణ్యాలపై దృష్టి పెడుతుంది ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి ఇష్టపడతాను ఆపై ఈ మాడ్యూల్ను మరొక ప్రశ్నతో ప్రారంభిస్తాను దేవుడు మీకు ఒక కోరికను మంజూరు చేస్తే ఆ కోరిక మీ జీవితంలో ఎప్పటికీ సంతోషాన్ని ప్రశాంతతను కలిగిస్తుందని అనుకుందాం మీకు అలాంటి అవకాశం ఇస్తే మీరు అతన్ని ఏమి అడగాలి ఇప్పుడు మీరు డబ్బు అడుగుతారా మీరు తెలివితేటలు అడుగుతారా మీరు జ్ఞానం కోసం అడుగుతారా మీరు అందంగా కనిపించాలని అడుగుతారా మీరు చాలా అందమైన జీవిత భాగస్వామిని అడుగుతారా దాని గురించి ఆలోచించండి దేవుడు మీకు ఒక కోరికను ఇస్తాడు మరియు మీరు సరైనదాన్ని అడిగితే అది పూర్తి ఆనందం మీకు ఇస్తుంది మరియు శాంతి ఆ కోరిక ఏమిటి ఇప్పుడు నేను మీకు చెప్తాను చాలా సాఫ్ట్ స్కీల్స్ ను కూడబెట్టే విషయంలో మీకు ఆ కోరికను మంజూరు చేయమని మీరు దేవుడిని అడగాలి ఇది సాఫ్ట్ స్కిల్స్ అయి ఉండాలి ఎందుకు మీరు అవసరమైన అన్ని సాఫ్ట్ స్కిల్స్ ను కలిగి ఉండగలిగితే అవి వాస్తవానికి ప్రజల నైపుణ్యాలు నేను ఇంతకు ముందు చెప్పిన ప్రతిదీ పొందగలుగుతారు అది డబ్బు అయినా తెలివితేటలు అయినా జ్ఞానం అయినా లేదా ఈ జీవితంలో మీకు కావలసినది ఏదైనా మీరు సాఫ్ట్ స్కిల్స్ పొందగలిగితేనే మీరు సాధించగల ప్రతిదీ ఉంటుంది కాబట్టి ఇది మీకు చాలా సంతోషకరమైన మరియు ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన ప్రతిదాన్ని తెస్తుంది నేను చెప్పినట్లుగా సాఫ్ట్ స్కిల్స్ అనేది ప్రజల స్కిల్స్ రాబోయే వీడియోలలో ఉండే సాఫ్ట్ స్కిల్స్ వివరాలలోకి నేను వెళ్తాను ప్రస్తుతం మీరు ప్రణాళిక వేసుకుని మీ ప్రవర్తనా విధానాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ స్కిల్స్ ను అర్థం చేసుకోవడం మరియు స్వీకరించడం మరియు దాని కోసం మిమ్మల్ని సిద్ధం చేయడం పరంగా ఇప్పుడు గుర్తుంచుకోండి సాఫ్ట్ స్కిల్స్ అనేది ప్రజల నైపుణ్యాలు అని నేను చెప్పినప్పుడు మీ విజయానికి లేదా వైఫల్యానికి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు దోహదపడతారు ఎలా చేయాలో వివరిస్తాను మీరు ఒక విద్యార్థి అయితే మీరు అగ్రస్థానంలో మీ తరగతి లో ఉండాలనుకుంటున్నారు మీరు పరీక్షలో 100 మార్కులు సాధించాలనుకుంటున్నారని అనుకుందాంఆపై అనుకుందాం అప్పుడు ఉపాధ్యాయుడు 100 ఇస్తానని ఒక్కడే అనుకుందాం మీకు 100 మార్కులు వచ్చాయని కూడా అనుకుందాం ఇప్పుడు మీరు 100 మార్కులు సాధించినందుకే కాదు మీరు అగ్రస్థానంలో తరగతి లో ఉన్నారు అది ఎందుకంటే ఇంకా చాలా మంది తమ మనసులో 99 వస్తే సరిపోతుందని నిర్ణయించుకున్నారు కొందరు అనుకున్నారు 90 సరిపోతుంది అని కొందరు 80 సరిపోతుందని కొందరు 60 కంటే తక్కువ అని కొందరు 50 కంటే తక్కువ అని కొందరు పరీక్ష రాయడానికి కూడా ఇష్టపడలేదు ఇప్పుడు ఈ వ్యక్తులు కలిసి మీకు ఆ విజయాన్ని అందించారు మరియు వారు మిమ్మల్ని మీ తరగతిలో అగ్రస్థానంలో ఉంచారు మీతో తగినంతగా పోటీపడకపోవడం ద్వారా మీకు పోటీ కఠినంగా ఇవ్వకపోవడం ద్వారా లేదా మీకు అవసరమైన పోటీని ఇవ్వడంలో మిమ్మల్ని మెరుగ్గా చేయించడం ద్వారా కానీ దీని అర్థం ఏమిటంటేమీరు మాత్రమే ఏదైనా విజయం పొందడానికి ప్రత్యేకంగా బాధ్యత వహించడం కాదు మరియు అదే విషయం వైఫల్యంతో కూడా వెళుతుంది మీరు ప్రజల స్కిల్స్ ను నిర్వహించలేకపోవడం దీనికి కారణం మీరు కొన్ని పరిస్థితులను నిర్వహించలేరు అది ఎందుకంటే మీరు ఉత్తమ ముద్రను సృష్టించే ఆ సాఫ్ట్ స్కిల్స్ ను కలిగి ఉండలేరు ఆ వాతావరణంలో మీరు బహుశా విఫలమయ్యారు ఇప్పుడు మీ ఆనందం మరియు శాంతిలో ఎనభై శాతం జీవితం మీద ఆధారపడి ఉంటుందని కూడా అంటారు లేదా వ్యాపారంలో కూడా మీరు మీ గరిష్ట సమయాన్ని గడిపే భాగస్వామిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు వివాహం చేసుకుంటే అప్పుడు భార్య లేదా భర్త మీ జీవితంలో ఎనభై శాతం ఆనందం లేదా శాంతిని నిర్ణయిస్తారు మీరు వివాహం చేసుకోకపోతే మరియు మీరు వ్యాపారంలో ఉంటే అప్పుడు మీరు మీరు ఆఫీసులో గరిష్ట సమయాన్ని గడుపుతున్న పనివారిగా ఉన్నారా ఇది మీ బాస్ తో ఉంది మీరు ఎవరితో సంభాషిస్తున్నారో అతను మీ జీవితంలో మీ ఆనందం లేదా శాంతిలో ఎనభై శాతం నిర్ణయించబోతున్నాడు కాబట్టి మీరు ఎవరికి గరిష్ట సమయాన్ని వెచ్చిస్తున్నారో వారు మీ జీవితంలో గరిష్ట ఆనందం లేదా శాంతిని నిర్ణయిస్తారు ఇప్పుడు మీరు దానిని అర్థం చేసుకున్నట్లయితే ఇప్పుడు తదుపరి అంశం ఏమిటంటేఈ వ్యక్తులు వారితో సంభాషించడం ద్వారా ఈ ఆనందం మరియు శాంతిని పొందడంలో మీకు ఎలా సహాయం చేస్తారో ఆపై వారు మీ ఆనందానికి మరియు శాంతికి సహకరించేలా చేయడం ద్వారా మీ జీవితంలో సామరస్యాన్ని శాంతిని తీసుకురావడానికి వారితో ఎలా సంభాషించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం మీకు కావలసినది వారికి ఎలా ఇవ్వాలో మీరు నేర్చుకునే ముందు ఈ జీవితంలో మీకు నిజంగా ఏమి కావాలో మీరు తెలుసుకోవాలి ఇప్పుడు మీ జీవితంలో మీకు నిజంగా ఏమి కావాలో మీకు తెలిస్తేనే దానిని సాధించడానికి ప్రజలు మీకు సహాయం చేయగలరు కాబట్టి అలా చేయడానికి మీరుమీకు కొంత కథ చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఆపై మీరు నిజంగా ఆ దిశలో మీ మనసును ఏర్పరచుకున్నారా అని తెలుసుకోండి ఈ కోర్సులో నేను మీకు చాలా కథలు చెప్పబోతున్నాను వాస్తవానికి నేను కోరుకునే విధానం ఈ కోర్సును అమలు చేయడం అంటే మీరు తరగతికి రావాలనుకున్నట్లే అంటే మీరు వీడియోను డౌన్లోడ్ చేసి చూడండి మీ దగ్గర కొంత కథ ఉంది నేను చదివినదినేను ఒక రచయిత నుండి తీసుకున్నానుఇది నా జీవితంలో ఉపయోగకరంగా ఉందని నేను భావిస్తున్నాను మరియు అది అని నాకు తెలుసు మిమ్మల్ని ప్రభావితం చేసి ఆపై మీ జీవితానికి దోహదం చేయబోతున్నాను అదే నేను పంచుకోవాలనుకుంటున్న కథ ఇక్కడనేను ఒక కథతో ప్రారంభించబోతున్నాను మరియు ఈ కథలో మీరు ప్రధాన పాత్ర మీరు ప్రధాన కథానాయకుడు మరియు కథ మొదలవుతుంది మీరు ఒక పెద్ద ప్రజల సమూహం తో నడుస్తున్నారు వారు గుంపులో ఉన్నారు మరియు ఈ గుంపు కదులుతోంది మరియు జనసమూహం కొంచెం మూలుగుతున్నట్లు కనిపిస్తోంది వారు సంతోషకరమైన మానసిక స్థితిలో లేరు వారు తీవ్రమైన మానసిక స్థితిలో ఉన్నారు మీరు దానిలో భాగం ఆపై వారందరూ ఒక చాలా సరళమైన దుస్తులు ధరించారు తెలివిగల రంగు వాటిలో కొన్ని నలుపు రంగులో కొన్ని తెలుపు రంగులో కొన్ని చాలా సాధారణ దుస్తులలో ఉంటాయి మరియు ఇది అంత్యక్రియల లాగా అనిపిస్తుందని మీరు అర్థం చేసుకోవచ్చు తరువాత మీరు ఇది వాస్తవానికి అంత్యక్రియల వేడుక అని అర్థం చేసుకోండి ఆపై ప్రజలందరూ శ్మశానవాటిక వైపు కదులుతున్నారు మరియు మీరు కూడా వారితో పాటు నడుస్తున్నారు మరియు మీరు నడుస్తున్నప్పుడు ఆపై మీరు మీ వైపు కదులుతున్నప్పుడు అక్కడ ఉంచిన శవపేటిక కనిపిస్తుంది మరియు మీ ఉత్సుకత నుండి మీరు శవపేటికలో ఎవరు ఉన్నారో తెలుసుకోవాలనుకుంటారు మీరు శవపేటిక మూత తెరిచి ఆపై మీరు శవపేటికలోకి త్వరగా తొంగి చూస్తారు ఆపై మీరు ఆశ్చర్యపోతారు లేదా శవపేటిక లోపల మీరు ఉన్నారని గమనించి మీరు ఆశ్చర్యపోతారు శవపేటిక లోపల మీరు చూసేది మీ ముఖంమే మరియు మీరు చూసిన క్షణం మీకు అనిపిస్తుంది శవపేటికలో ఉన్న శరీరంతో విలీనం అవుతుంది అని మీరు శవపేటికలో పడి ఉన్నారు ఆపై మీరు వెలుపల చూస్తారు ఆపై మీరు మీ చుట్టూ నాలుగు జట్ల ప్రజలు ఉన్నారని చూడగలిగాను ఒక సెట్ మీ ఫ్రెండ్ సర్కిల్ సరే మీ చిన్ననాటి స్నేహితుడుమీ స్నేహితుడు పని ప్రదేశంలో ఉన్నవాడు ఆపై మీ పొరుగు ఇంటి వారికి చెందిన స్నేహితుడు కాబట్టి మీ స్నేహితులుగా ఉండే వ్యక్తుల సమూహం ఒకటి ఉంది ఆపై మీ కుటుంబం నుండి వచ్చే మరొక సమూహం ఉంది మీ తల్లిదండ్రులు మీ సోదరులు మీ దాయాదులు ఆపై మీ బంధువులు అందరూ అక్కడ ఉన్నారు ఆపై మీరు నిజంగా ఎవరి కోసం వెళ్తున్నారో వారి మరొక మత సమూహం ఉందని కూడా మీరు కనుగొంటారు ప్రార్థన చేయడం లేదా మీరు ఆలయం లేదా చర్చి లేదా మసీదుకు వెళ్ళినప్పుడు మీరు వెళ్లి ఈ వ్యక్తులను క్రమం తప్పకుండా కలుస్తారు ఆపై నాల్గవ సమూహం కూడా ఉంది కాబట్టి అది మీ వృత్తికి సంబంధించినది అది మీ బాస్ ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు మరియు ఈ వ్యక్తులు మీ గురించి కొన్ని మంచి విషయాలు చెప్పబోతున్నారు లేదా వారు నిజంగా మీ గురించి కొన్ని మంచి విషయాలు చెప్తున్నారా మీరు ఆసక్తిగా ఉన్నారు వారు నా గురించి ఏమి చెప్తున్నారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు వాటిని చాలా తీవ్రంగా వినడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు వినలేరు ఇప్పుడు ఇది మీకు ఇవ్వబడిన పని ఇప్పుడు మీరు శవపేటికలో ఉన్నారని ఊహించుకోండి మీ జీవితం ముగిసింది మీరు శవపేటికలో ఉన్నారు మీ జీవితపు ముగింపు మరియు కేవలం ఒక నిమిషం మీరు కేవలం ఖననం చేయబడతారు ఆపై ప్రజలు ఆ స్థలాన్ని వదిలి వెళ్ళిపోతారు మరియు ఒక వైపు మీకు మీ కుటుంబం నుండి ఎవరైనా ఉన్నారు మీ తండ్రి తల్లి సోదరుడు సోదరి మీరు చాలా దగ్గరగా ప్రేమించిన వ్యక్తి మరియు మరొక వైపు అక్కడ మీ బాస్ ఉన్నాడు ఇంకా మరొక వైపు మీ స్నేహితుడు ఆపై మరొక వైపు మీరు చెందిన మత సమాజానికి చెందిన ఎవరైనా వ్యక్తి ఉన్నారు ఇప్పుడు పని ఏమిటంటే ఈ పరిస్థితి గురించి ఆలోచించండి ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి దీనిని దృశ్యమానం చేయండి ఈ వ్యక్తులు మీ గురించి ఏమి చెప్తున్నారో మీరు వినలేనందున ఒక కాగితం ముక్క తీసుకోండి మీరు ఈ వ్యక్తుల యొక్క సంభాషణను వ్రాస్తారు ఈ స్నేహితుడు మీ గురించి ఏమి చెప్పబోతున్నాడో ఇప్పుడు మీరు ఊహించుకోండి మీ సోదరి లేదా సోదరుడు లేదా బంధువు లేదా తల్లి మీ గురించి ఏమి చెబుతారు ఆ పూజారి మీ గురించి ఏమి చెప్పబోతున్నాడు మరియు ఆ బాస్ లేదా మీ సహోద్యోగి మీ గురించి ఏమి చెప్పబోతున్నాడు దీన్ని ఊహించుకోండి ఆపై ఈ వ్యక్తులలో ప్రతి ఒక్కరికి కనీసం రెండు మూడు వాక్యాలు వ్రాయండి ఇంత ప్రేమగల కొడుకును నేను పోగొట్టుకున్నానని తండ్రి చెబుతాడా నా జీవితంలో నేను అలాంటి భర్తను ఎప్పుడూ చూడలేదని భార్య చెప్పబోతోందా నేను అతని జ్ఞాపకార్థం ఎప్పటికీ జీవించబోతున్నాను లేదా ఆమె చెడు చెత్తకు మంచి విముక్తి అని చెబుతుందా కాబట్టి ఆయన కన్నుమూసినందుకు నేను సంతోషిస్తున్నాను బాస్ ఏమి చెబుతాడు అతను మొత్తం మరియు అతను సమాజాన్ని మార్చడానికి చాలా పనులు చేస్తున్నాడు లేదా బాస్ చెప్పారు లేదు అతను మరణించినందుకు నేను సంతోషిస్తున్నాను అతను కంపెనీకి చాలా పెద్ద బాధ్యత వహించాడు మరియు స్నేహితుడు ఏమి చెబుతాడు నాకు సహాయం అవసరమైనప్పుడల్లా అతను నాకు మద్దతు ఇవ్వడానికి ఉన్నాడని అతను చెబుతాడా అతను నాకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్ లేదా అతను అలాంటి ద్రోహి అని చెప్పబోతున్నా నేను అతనిని ఎప్పటికీ నమ్మలేను పూర్తిగా తెలిసిన ఈ వ్యక్తులు మీ మరణం తరువాత ఏమి చెప్పబోతున్నారు వారు ఏమి చెప్పబోతున్నారో మీరు వినడం లేదు కానీ వారు ఏమి చెప్పారో దాని గురించి చెబుతారా ఇప్పుడుసరిగ్గా ఊహించుకోండి ఊహించుకోండి ఆపై మీరు ఎలా చేయాలో ప్లాన్ చేయండి ఈ వ్యక్తులు మీ గురించి ఏమి చెప్పబోతున్నారో దాని ప్రకారం మీ జీవితాన్ని గడపండి స్టీఫెన్ కోవీ రాసిన పుస్తకంలో అంటే ది సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ లో ఇది వాస్తవానికి వివరించబడింది ముగింపును దృష్టిలో ఉంచుకుని ప్రారంభించే ఈ అలవాటును మీరు పెంపొందించుకోవాలని ఆయన చెప్పారు మనసులో ముగింపుతో ప్రారంభించండి కాబట్టిఅన్ని సమయాల్లో మనం కొన్ని విషయాలను చాలా స్వల్ప దృష్టిగల విధానంతో ప్రారంభిస్తాము మరియు చివరికి ఏమి జరుగుతుందో మనం ఊహించలేము కాబట్టి మనస్సులో ముగింపుతో ప్రారంభించండి మీరు ఈ పరిస్థితిని ఊహించినట్లయితే రచయిత ఈ విధంగా చెబుతాడు అతను లోతుగా ఆలోచించమని చెబుతాడు వీటిలో ప్రతి ఒక్కటి మీ గురించి మరియు మీ జీవితం గురించి ఏమి చెప్పాలని మీరు కోరుకుంటున్నారు వారి మాటలు ఎలాంటి భర్త భార్య తండ్రి లేదా తల్లిని ప్రతిబింబించాలని మీరు కోరుకుంటారు ఏ రకమైన కొడుకు లేదా కుమార్తె లేదా బంధువు ఏ రకమైన స్నేహితుడు ఏ రకమైన వర్కింగ్ అసోసియేట్ వారు మీలో ఏ పాత్రను చూడాలని మీరు కోరుకుంటారు ఏ సహకారాలు వారు ఏ విజయాలను గుర్తుంచుకోవాలని మీరు కోరుకుంటారు మీ చుట్టూ ఉన్నవారిని జాగ్రత్తగా గమనించండి వారి జీవితాల్లో మీరు ఎలాంటి మార్పును తీసుకురావాలనుకుంటున్నారు ఇప్పుడు నేను ఈ ఆలోచనను మరొక ప్రసిద్ధ వ్యక్తితో అనుసంధానించబోతున్నాను అది స్టీవ్ జాబ్స్ అని అందరికీ తెలుసు ఆపై అతను తన అత్యంత ప్రసిద్ధ ప్రసంగం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రారంభ చిరునామాలలో ఒకటి కాబట్టి దీనిని ఇప్పుడు స్టీవ్ జాబ్స్ కమెన్స్మెంట్ అడ్రెస్ అని పిలుస్తారు మీరు దీన్ని సులభంగా గూగుల్ చేయవచ్చు మీరు ప్రసంగం మొత్తం వినాలని నేను కోరుకుంటున్నాను నేను ఇక్కడ లింక్ను ఉంచాను మీరు కూడా లింక్ను ఉపయోగించవచ్చు కానీ మీరు మీరు దానిని గూగుల్ కూడా చేయవచ్చు మరియు ఇది చాలా ప్రసిద్ధి చెందింది మీరు దానిని వెంటనే పొందవచ్చు ఇప్పుడు ఆ ప్రసంగం నుండి నేను రెండు విషయాలను హైలైట్ చేయాలనుకుంటున్నాను మూడు ముఖ్యమైన అంశాలు ఏమిటంటే స్టీవ్ జాబ్స్ ఈ దృక్కోణం నుండి ఏదో ఒకదానితో కానీ ముగింపును దృష్టిలో ఉంచుకుని స్పష్టంగా మాట్లాడుతున్నారని మనము అర్థం చేసుకున్నాము చదవడానికి విలువైన ప్రసంగం నుండి కొన్ని సారాంశాలు నేను కేవలం అతని ప్రసంగం నుండి చదువుతున్న నేను త్వరలో చనిపోతానని గుర్తుచేసుకోవడం జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో నాకు సహాయపడటానికి నేను ఎదుర్కొన్న అత్యంత ముఖ్యమైన సాధనం ఎందుకంటే దాదాపు ప్రతిదీ అన్ని బాహ్య అంచనాలు అహంకారం అన్ని భయాలు లేదా వైఫల్యం ఈ విషయాలు కేవలం మరణం ఎదుట అనుసరిస్తాయి గుర్తుంచుకోండి స్టీవ్ జాబ్స్ ఈ ప్రారంభాన్ని చిరునామా ఇస్తున్నప్పుడు అతను క్యాన్సర్ బారిన పడ్డారని అతనికి తెలుసు కానీ అతను ఇంకా ఆశతో ఉన్నాడు ఇది చాలా చెడ్డదని వైద్యుడు చెప్పినందున అతను బతికి ఉండవచ్చు కానీ ఇప్పటికీ బతికే అవకాశం ఉంది కాబట్టి అతనికి ఖచ్చితంగా తెలియదు కానీ అతనికి మరణం ఇవ్వబడుతుంది అనే ఆలోచనను కలిగి ఉంది మరియు తదనుగుణంగా తన జీవితాన్ని సవరించుకోవడం ప్రారంభించాడు అందుకే మృత్యువు ఎదురైనప్పుడు నిజంగా ముఖ్యమైనది మాత్రమే మిగిలిపోతుందని అతను చెప్పాడు మీరు చనిపోతారని గుర్తుంచుకోవడమే నాకు తెలిసిన ఉత్తమ మార్గం మీరు కోల్పోయేది ఏదైనా ఉందని భావించే ఉచ్చును నివారించడానికి మనమందరం 300 సంవత్సరాలు 500 సంవత్సరాలు లేదా శాశ్వతంగా జీవించబోతున్నట్లుగా జీవితాన్ని గడుపుతాము కానీ మనం వీధి మరణం ఏ మూలలో వేచి ఉందో ఎప్పటికీ తెలియదు మరియు స్టీవ్ జాబ్స్ చెప్పేది ఇదే మరణం ఆసన్నమైందని మీరు మీ మనస్సులో భావించిన క్షణం జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది మరియు మీరు సంబంధిత పనులను మాత్రమే చేయడం ప్రారంభిస్తారు మీరు అప్పటికే నగ్నంగా ఉన్నారు మీ హృదయాన్ని అనుసరించకపోవడానికి ఎటువంటి కారణం లేదు ఎవరూ చనిపోవాలని కోరుకోరు స్వర్గానికి వెళ్లాలనుకునే వ్యక్తులు కూడా అక్కడికి చేరుకోవడానికి చనిపోవాలని కోరుకోరు ఇంకా మరణం అనేది మనమందరం పంచుకునే గమ్యం దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు మరియు అది అలా ఉండాలి ఎందుకంటే మరణం బహుశా జీవితం యొక్క ఏకైక ఉత్తమ ఆవిష్కరణ అది జీవిత మార్పు ఏజెంట్ ఇది కొత్తదానికి మార్గం చూపడానికి పాతదాన్ని తొలగిస్తుంది ఇప్పుడే మీరు కొత్తవారు కానీ ఇప్పుడు చాలా కాలం తరువాత ఏదో ఒక రోజుమీరు క్రమంగా పాతవారు అవుతారు మరియు తొలగించబడతారు చాలా నాటకీయంగా ఉన్నందుకు క్షమించండికానీ ఇది చాలా నిజం ఆపై అతను అత్యంత ధనవంతుడని మీకు ఇప్పటికే తెలుసు కానీ స్మశానవాటికలో అత్యంత ధనవంతుడిగా ఉండటం నాకు పట్టింపు లేదని ఆయన చెప్పారు మనం ఏదో అద్భుతంగా చేశామని చెప్పి రాత్రి పడుకుంటాం అది నాకు ముఖ్యమైనది మీ పని మీ జీవితంలో చాలా భాగాన్ని నింపబోతోంది మరియు నిజంగా సంతృప్తి చెందడానికి ఏకైక మార్గం మీరు గొప్ప పని అని భావించేదాన్ని చేయడం గొప్ప పని చేయడానికి ఏకైక మార్గం మీరు చేసే పనిని ప్రేమించడం గొప్ప పని చేయడానికి ఏకైక మార్గం మీరు చేసే పనిని ప్రేమించడం మీరు ఇంకా కనుగొనలేకపోతేవెతుకుతూ ఉండండి సర్దుకోకండి ఇప్పుడు ఈ కోర్సు యొక్క లక్ష్యాలలో ఒకటి మీరు కనుగొనవలసిన అవసరం ఉందని మీకు అర్థమయ్యేలా చేయడం అప్పుడు మాత్రమే మీరు దానిని కనుగొన్నప్పుడు మీరు గ్రహిస్తారు దానిని సాధించడానికి మీరు నైపుణ్యాలతో పాటు మీ వ్యక్తిత్వాన్ని కూడా పెంపొందించుకోవాలి మరియు ఈ సందర్భంలో ఆయన చెప్పినట్లుగా మీరు దేనినైనా విశ్వసించాలి మీ గట్ విధి జీవితం కర్మ ఏమైనా ఈ విధానం నన్ను ఎన్నడూ నిరాశపరచలేదు మీకు గుర్తుంటే మునుపటి మాడ్యూల్లో మీకు కోర్సుపై నమ్మకం ఉందని మీకు బోధకుడిపై నమ్మకం ఉందని నేను మీకు చెప్తున్నాను మీరు ప్రతికూలంగా స్పందిస్తే మీకు స్వీయ సందేహాలు మొదలవితే నేను ఇలా చేయగలనా నేను దీన్ని సాధించగలనా కాబట్టి మీరు పెద్దగా పురోగతి సాధించలేరు నిజానికి నేర్చుకోవడంలోనే ఏ రకమైన ద్వేషం అయినా అంటే ఏ ఉపాధ్యాయుడి పట్ల ద్వేషం లేదా ప్రతికూల భావాలు ఏ బోధకుడు మీకు సహాయం చేయడు మీరు నమ్మకాన్ని పెంపొందించుకోవాలి ఈ కోర్సులో సరే అనే నమ్మకం మీకు ఉండాలి నన్ను ఈ కోర్స్ మార్చబోతున్న ది ఈ బోధకుడు నాకు ఏదో చేయబోతున్నాడు ఇప్పుడు స్టీవ్ జాబ్స్ వేరే పద్ధతిలో చెప్తున్నారు దేనినైనా నమ్మండి అది మీ కర్మ కూడా కావచ్చు కాబట్టి అది మీ గట్ ఫీలింగ్ కూడా కావచ్చు అని ఆయన చెప్పారు ఇది ఇలాంటి కోర్సు కావచ్చు స్టీవ్ జాబ్స్ చేస్తున్న మరో విషయం ఏమిటంటే అతను తన అద్దం మీద ఒక రకమైన నోట్ పెట్టాడు మరియు ప్రతిరోజూ అతను వెళ్తున్నప్పుడు అతను ఈ నోట్ను చూస్తూ ఆపై అతను తదనుగుణంగా మార్పులు తయారు చేస్తున్నాడు మరియు ఈ గమనిక ఏమిటి ఈ రోజు నా జీవితంలో చివరి రోజు అయితే ఈ రోజు నేను చేయబోయేది నేను చేయాలనుకుంటున్నానా కాబట్టి అతను ఈ ప్రశ్న అడిగినప్పుడల్లా అతను చేయాల్సిన అనేక విషయాలు అతను గ్రహించాడు అది నిజంగా అసంబద్ధం అని మరియు అతను అలా చేయకూడదు ఈ రోజు చివరి రోజు అయితే అతను చేయవలసి ఉందని గ్రహించాడు అతను నిజంగా చేయాలనుకున్న పని కాదు వేరే ఏదో అతను మార్చాడు అతను చేశాడు ఆయన దీని గురించి ఆలోచించినప్పుడల్లా ఆయన జీవితం చాలా గుణాత్మకంగా ఉంటుంది మీరు ఏదైనా ప్రారంభించబోతున్నప్పుడు అదే ప్రశ్న అడుగుతూ ఉండండి ఇది అధిక విలువ తక్కువ విలువ కలిగి ఉందో లేదో చూడండి లేదా విలువ లేదా అని మీరు మిమ్మల్ని అడగండి దానికి విలువ లేదని మరియు అది ఎటువంటి మార్పును చేయబోదని మీరు గ్రహించినట్లయితే మీ మొత్తం వ్యక్తిత్వం మొత్తం వృత్తి మొత్తం జీవితం అప్పుడు మీరు అలా చేయకుండా ఉండటం మంచిది మరియు చివరికి మీరు దీన్ని పూర్తిగా ఆపివేస్తారు ఇప్పుడు రెండు ఉదాహరణలలో స్టీఫెన్ కోవీ నుండి నేను ఇచ్చిన ఉదాహరణ శవపేటికలో పడి ఉన్న వ్యక్తి యొక్క విజువలైజేషన్ మరియు అది మీరే ఆపై మీ చుట్టూ ఉన్న నలుగురు ముఖ్యమైన వ్యక్తులు ఆపై వారు మీరు ఇప్పుడు ఏమి చేయబోతున్నారనే దానిపై ఆధారపడి మంచి విషయాలు లేదా చెడు విషయాలు చెప్పబోతున్నారా మీ జీవితంలో ఒక ఉదాహరణ చాలా దగ్గరి సంబంధం ఉన్న రెండవది స్టీవ్ జాబ్స్ తరువాత జరిగిన నిజమైన మరణం కానీ అప్పుడు అతను అతని మరణం యొక్క సృజనాత్మక విజువలైజేషన్ ఆసన్నమైంది మరియు ముఖ్యమైనదిగా చేసింది అతని ప్రవర్తనలో మార్పులు మార్పులు అతను ఆ అనుభూతిని పొందిన క్షణంలోనే చాలా గుణాత్మక జీవితాన్ని గడపడానికి సహాయపడ్డాయి ఇప్పుడు మన సందర్భంలో మీరు ఈ ముగింపును ఎలా దృశ్యమానం చేస్తారు ముగింపును మనం ఎలా భావిస్తాము నేను మీకు కొన్ని సలహాలు ఇస్తున్నాను ఒకటిః ఒక స్పష్టమైన అర్థం మరణం వాస్తవానికి ఇది ఇద్దరూ వివరించినట్లుగా అది మరణం మీరు మరణాన్ని ఊహించినప్పుడు మీరు జీవితాన్ని మరింత అర్ధవంతంగా మార్చగలరు కానీ దీని అర్థం మనం మన ఉద్దేశ్యాన్ని నిర్ధారించుకోవాలి అది కేవలం మనకు ఒక జీవితం ఉందని గుర్తించడం కాదు కానీ మన ఉద్దేశ్యాన్ని కూడా నిర్ధారించుకోవాలి అంటే మన ఉద్దేశాన్ని అర్థాన్ని మనం నిర్ధారించుకోవాలి మరియు జీవితంలో లక్ష్యం మరియు మరణం మనల్ని తెలియకుండా పట్టుకునే ముందు ఫలవంతమైన జీవితాన్ని గడపండి మనము ముగింపును అర్థం చేసుకోగల ఇతర మార్గాలుః ఈ వీడియో ముగింపు మీరు ఎవరు ఈ వీడియో చివరిలో చేయబోతున్నారా కోర్సు ముగింపు ఈ కోర్సు ముగిసిన తర్వాత మీరు ఏమి చేస్తారు మీరు ఆ కోర్సును మీ జీవితంతో ఎలా అనుసంధానించబోతున్నారు మీ కెరీర్ ముగింపుః మీ కెరీర్ ముగింపులో మీ కళాశాలలో మీరు ఏమి చేయబోతున్నారు లేదా మీరు వేరే చోట కొత్త వృత్తిని ప్రారంభించబోతున్నారా కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగం ముగింపు పదోన్నతి ఉన్నత పదవి ప్రాంతాలు రంగాలలో మార్పు మొదలైనవి విజువలైజ్ కాన్సెప్టైజ్ ముగింపు చేయండి మరియు మీరు ఇప్పుడు చేస్తున్నదాన్ని చాలా అర్ధవంతమైనదిగా చేయండి ఇది ముగింపు రోజు కావచ్చు మీరు రోజు చివరిలో ఏమి చేయబోతున్నారు అందరికి ధన్యవాదాలు మీరు ముఖ్యంగా ఈ వీడియోను చివర్లో చూస్తున్నట్లయితే ఈ రోజు మీరు ఇప్పుడు ఏమి చేయబోతున్నారా వారం ముగింపు నెల ముగింపు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి 5 సంవత్సరాల తరువాత మీరు ఏమి చేస్తారు పదేళ్ల తర్వాత మీరేం చేస్తారు 15 సంవత్సరాల తరువాత మీరు ఏమి చేయబోతున్నారా 25 సంవత్సరాల తరువాత మీరు ఏమి చేస్తారు మీ జీవితకాలంలో మీరు ఏమి చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ముందుగానే ప్రణాళిక వేసుకోండి మరియు ఈ ప్రశ్నలను అడగడం ద్వారా మీ లక్ష్యాలను మరియు లక్ష్యాలను నిర్దేశించుకోండి ఇప్పటి నుండి 5 సంవత్సరాల తరువాత నాకు కావాలి ఇది ఇలా ఉండాలంటే ఇప్పటి నుండి 15 సంవత్సరాల తరువాత నేను ఇక్కడ ఉంటాను ఇప్పటి నుండి 25 సంవత్సరాల తరువాత నేను అలా పిలవబడతాను నా మరణ సమయంలో నేను నా శవపేటికలో పడుకున్నప్పుడు ఇవి సంభాషణలు ప్రజలు నా గురించి చెబుతారు నేను దాని గురించి ఖచ్చితంగా ఉన్నాను ఇప్పుడు ఒకసారి మీరు దానిని కలిగి ఉంటే మీ జీవితంలో అర్థవంతమైన మరియు మార్పును తెచ్చే పనులను చేయండి మీరు కూడా ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ కోర్సు ముగింపులో మీరు ఏమి చేయాలని ప్రణాళిక వేసుకున్నారు మీ డిగ్రీ మరియు గ్రాడ్యుయేషన్ ముగింపులో మీరు ఏమి చేస్తారు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 25 సంవత్సరాల తరువాత మీరు ఎక్కడ ఉంటారు మరి మీ జీవితకాల లక్ష్యం ఏమిటి చిన్న మరియు సాధించగల భాగాలుగా విభజించడం ద్వారా మీరు దానిని ఎలా దృశ్యమానం చేయాలనుకుంటున్నారు చివరకు మీరు స్వీయ వాస్తవిక వ్యక్తిగా ఎలా ఉంటారు ఈ స్వీయ వాస్తవికత అంటే ఏమిటి అనే దానిపై నేను ఒక మొత్తం వీడియోను ఖర్చు చేయబోతున్నాను లేదా మిమ్మల్ని స్వీయ వాస్తవిక వ్యక్తిగా చేస్తుంది కానీ ప్రస్తుతం ఆ ఆలోచనను ఉంచండి దీనికి తిరిగి వస్తుంది కానీ ఈ కోర్సు యొక్క లక్ష్యం సులభతరం చేయడం మీకు అది ఇవ్వడం మీరు నిజంగా స్వీయ వాస్తవిక వ్యక్తిగా మారే వాతావరణం మీరు చాలా క్లుప్తమైన మాటలలో మీకు ఉండగల సామర్థ్యం ఉన్న వ్యక్తిగా మారగలగాలి మరియు నేను వీడియోను ముగించే ముందు స్టీవ్ జాబ్స్ నుండి మరొక ఆలోచనతో ముగించుదాం ఆయన ఇలా అంటాడు విశ్వంలో ఒక డెంట్ వేయడానికి మేము ఇక్కడ ఉన్నాము లేకపోతే ఇక్కడ ఎందుకు ఉంటాము మీరు ఇక్కడ ఉంటే మీరు నివసిస్తున్నట్లయితే మీకు అవసరం విశ్వంలో ఒక డెంట్ చేయడానికి మీరు మీ పాదముద్రను విశ్వంలో అనుభూతి చెందేలా చేయాలి మీరు అలలను కలిగించి ప్రభావం చూపాలి ఇప్పుడు మీరు ఆ ప్రభావాన్ని ఎలా కలిగించబోతున్నారు దాని గురించి ఆలోచించండి రాబోయే వీడియోలో ఈ ఆలోచనతో కొనసాగుతాను